అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ను మరియు పర్సనాలిటీ పై ఎన్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

మేము మూడవ వారంలో ఉన్నాము మరియు ఈ వారం మాడ్యూల్స్ యొక్క చివరి రెండు ఉపన్యాసాలలో ఉన్నాము మరియు ఈ వారం నేను ముఖ్యంగా అలవాట్లపై దృష్టి పెడుతున్నాను మరియు చివరి ఉపన్యాసంలో నేను ఒక కొత్త పదాన్ని ప్రవేశపెట్టాను ఆపై మనం ఈ జైగార్నిక్ ప్రభావంతో కొనసాగుతాము కానీ ఈ ప్రభావాన్ని చూడటానికి ప్రయత్నించిఉత్పాదకత మరియు వ్యక్తిగత వృద్ధికి దీనిని ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం ఇది మాడ్యూల్ 5 మరియు పూర్తిగా ఇది మీరు చూస్తున్న 17 వ ఉపన్యాసం అవుతుంది మీరు ఈ ఉపన్యాసాలను చూసి ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మరియు ఎప్పటిలాగే నేను ప్రారంభించాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరితంగా హైలైట్ చేస్తాను ఒకవేళ మీరు మరచిపోయినట్లయితేమునుపటి ఉపన్యాసంలో మనం చేసిన దాన్ని మీరు త్వరగా తిరిగి పొందవచ్చు గత ఉపన్యాసంలో నేను అడిగిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే అది ఎందుకు కొందరు తమ అలవాట్లను మెరుపు క్షణంలో మార్చుకోగలుగుతారుమరికొందరు కొన్ని సంవస్తరాలైన యైన చేయలేరు ఎందుకు మీరు చాలా ప్రయత్నాలు చేయాలనుకున్నప్పటికీ మీరు కొన్ని అలవాట్ల ను మార్చలేరు మరియు అప్పుడు మరొకరు దానిని చాలా త్వరగా మారుస్తున్నారు మరియు సమాధానం వాస్తవానికి డోపామైన్ పనిచేసే విధానంలో ఉందని నేను చెప్పాను మరియు మంచి లేదా చెడు అలవాట్లను ఉపయోగించి మనల్ని మనం తయారు చేసుకోవడానికి లేదా ఎక్కువ చేయడానికి దానిని ఉపయోగిస్తున్న విధానం ఇప్పుడు అది కాకుండా కొంతమంది త్వరగా మారగలుగుతున్నారు ఎందుకంటే వారు తమ స్వీయ అవగాహన స్థాయిని పెంచుకున్నారు మేము స్వీయ అవగాహన యొక్క అంశాలతో పరిచయ ఉపన్యాసాన్ని ప్రారంభించాము మీరు దాని ద్వారా వెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే మీరు ఇప్పటికే మీ స్వీయ అవగాహనను పెంచుకునే మార్గంలో ఉన్నారు అప్పుడు మనము అవగాహనల గురించి కూడా మాట్లాడాము కాబట్టి వాస్తవికత యొక్క సరైన అవగాహనల గురించి కూడా మాట్లాడాము ఏది మంచి అలవాటు ఏది చెడు అలవాటు అని అంచనా వేసే తట్లు చేస్తుంది మరియు చివరిది కాని మీరు డోపమైన్ను చాలా నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించగలగాలి ఎందుకంటే వ్యసనపరుడైన అలవాట్లను ఏర్పరచడంలో డోపామైన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు చెడు అలవాట్లు సాధారణంగా ఆ పరిస్థితులలో ఏర్పడతాయి ఇక్కడ ఆనందాన్ని పొందడం సులభందీని ద్వారా మీరు కనీసం ప్రస్తుతానికి బాధాకరమైన లేదా అంగీకరించని అనుభవాలను కూడా నివారించగలుగుతారు అంటే ఒక వైపు మీరు చాలా మంచిని వెతకగలుగుతారు మీకు తక్షణ ఆనందాన్ని ఇచ్చే కార్యకలాపాలు మరియు అదే సమయంలో మీరు అసహ్యంగా భావించే వాటిని నివారించగలుగుతారు ఉదాహరణకు ఎవరినైనా చూడకపోవడం లేదా మరొకరు ఒక పని చేయడానికి ప్రయత్నించకపోవడం వంటివి తీసుకోండి మీరు చేసే పని మీరు వెళ్లి పార్టీలో చేరండి కొంతకాలం పార్టీని ఆస్వాదించండి ఇది ఒక పుట్టినరోజు వేడుక ఆపై మీరు కేవలం భయపడి మరియు మీ మనస్సు పూర్తిగా ఉద్రిక్తత నుండి బయటపడింది మీరు ఆ సమయంలో చేయాలనుకోని ఆ అసమ్మతి కార్యకలాపాలను పూర్తి చేయడంలో పాల్గొంటారు ఆపై నేను ఈ జైగార్నిక్ ప్రభావం గురించి మాట్లాడాను ఇది వాస్తవానికి పూర్తి చేయవలసిన తప్పనిసరి అవసరాన్ని హైలైట్ చేస్తుంది వాస్తవానికి దీనిని మన మెదడుకు బాధ్యత వహించే ప్రేరణ అణువు అని పిలుస్తారు వాస్తవానికి దీనికి బాధ్యత వహించే దానిని రహస్యంగా ఉంచడానికి మనకు ఈ ఆనందాన్ని బహుమతిగా ఇచ్చినందుకు లేదా మనల్ని శిక్షించే విషయంలో ఇవ్వనందుకు ఇప్పుడుఈ డోపామైన్ గురించి విషయం ఏమిటంటే మీరు దానిని ప్రేరేపించడానికి మంచి అలవాటును ఉపయోగిస్తున్నారా లేదా చెడు అలవాటును ఉపయోగిస్తున్నారా అనేది వాస్తవానికి తెలియదు ఇప్పుడు మనం ఈ మానసికతను ఉపయోగించవచ్చని నేను చెప్పాను భావోద్వేగ విచ్ఛిన్నాల నుండి మనం ఎందుకు బయటకు రాలేకపోయామో చూడటానికి అవగాహన ఎందుకంటే మీరు అందులో చేరి ఉన్న ఏదైనా భావోద్వేగ బంధం వాస్తవానికి మిమ్మల్ని ప్లాన్ చేసిన చాలా కార్యకలాపాలతో మరియు ప్రారంభించిన చాలా కార్యకలాపాలతో అనుబంధిస్తుంది కానీ అకస్మాత్తుగా విడిపోయినప్పుడు కాబట్టిఇది చాలా అసంపూర్ణమైన పనులను వదిలివేస్తుంది అందువల్ల అసమ్మతి లేదా వ్యక్తి అనుభూతి చెందే అపకీర్తి ఇప్పుడు డోపామైన్ మార్గం ద్వారా మీరు దానిని మళ్లీ ఎలా ఎదుర్కోవచ్చు అని నేను సూచించాను కొత్త లక్ష్యాలు ముఖ్యంగా మీరు ఆ సమయంలో ఊబకాయం కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి లేదా సృజనాత్మక రచన వంటి పూర్తిగా వేరేదాన్ని ప్రయత్నించండి ఇది ఒక లక్ష్యాన్ని సాధించిన ప్రతిసారీ కొత్త డోపమైన్ను విడుదల చేస్తుందిఆపై మీరు మీరు మరింత ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారని మరియు నెమ్మదిగా మీరు ప్రతికూల ఆలోచన నుండి బయటకు వస్తారని భావించండి మీరు భావోద్వేగ విడాకులతో సంబంధం కలిగి ఉన్నారని మరియు దీనికి ధన్యవాదాలు మీరు కోరుకున్నప్పటికీ జైగార్నిక్ ప్రభావ ఆలోచనలు మీ మెదడులోకి వస్తూ చొరబడుతున్నాయి మీరు దానిని అసంపూర్ణంగా వదిలేసినందున ఇతర విషయాలపై దృష్టి పెట్టండి ఇప్పుడు నేను చెప్పిన మరో విషయం ఏమిటంటే మీరు దానిని పూర్తిగా కాల్చివేస్తారని లేదా ఏదైనా అవశేషాలు ఉన్నాయని నేను చెప్పాను దానిని పాతిపెట్టండి లేదా మీరు ఆ ప్రదేశాలకు దూరంగా ఉంచండి మీరు కలిసి సమావేశమవుతారు మీరు కేవలం వెళ్ళరు దాని నుండి పూర్తిగా బయటకు వచ్చే చోట కొత్త కార్యకలాపాలలో మునిగిపోండి కొత్త డోపామైన్ ప్రయోజనాలను పొందండి ఆపై మీరు కొంత సమయం తరువాత నిజంగా దాని ద్వారా వచ్చారని మీరు గ్రహిస్తారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను కేవలం పాసింగ్గా చెప్పాను కానీ నేను ఎక్కువ సమయం గడపలేదు మునుపటి ఉపన్యాసంలో అవతలి వ్యక్తి మీ కోసం చేసిన చెడు పనులను గుర్తు చేయడం ఇప్పుడు సాధారణంగా ప్రారంభంలో భావోద్వేగ విచ్ఛిన్నం జరిగినప్పుడు ఒక రకమైన చేదు అనేది ఒక రకమైన దుఃఖం కానీ కొంతకాలం తర్వాత ఏమి జరుగుతుందో మెదడు ఎల్లప్పుడూ తిరిగి వెళ్లి ఆ సమయంలో జరిగిన అత్యంత ఆహ్లాదకరమైన కార్యకలాపాలను గుర్తుచేసుకుంటుంది ఇది ఎల్లప్పుడూ ఆ సుందరమైన ప్రదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటుంది లేదా మీ ఇద్దరూ పాల్గొన్న చాలా అద్భుతమైన గతాన్ని ఉల్లాసభరితమైన క్షణాలు కానీ అది చేసే మరో విషయం ఏమిటంటే అది అక్కడికి వెళ్లి ఆపై మిమ్మల్ని అసంపూర్ణత భావంతో వదిలివేస్తుంది మరియు మీకు ఉపసంహరణ లక్షణాలను ఇస్తుంది దీని నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది వెంటనే సమాజాన్ని చుట్టుముట్టి మీకు చాలా ఇతర బాధాకరమైన భావాలను ఇస్తుంది డిప్రెషన్ మరియు అది కూడా మిమ్మల్ని ఆత్మహత్య ధోరణులకు తీసుకువెళుతుంది దీనిని ఎదుర్కోవడానికి మంచి విషయాల పై మాత్రమే కాకుండా ఇతర విషయాల పై కూడా దృష్టి పెట్టాలని సూచించబడింది డోపామైన్ మీ మెదడును మళ్లీ మళ్లీ ఆ రకమైన వాటిని వెతకేలా చేస్తుంది కాబట్టి ఒక వ్యక్తి అలా చేశాడు అప్పుడు మీరు ఆ ఆనందాన్ని ఆ నిర్దిష్ట వ్యక్తితో మాత్రమే అనుబంధిస్తారు కాబట్టి మీరు అవతలి వ్యక్తితో లింక్ చేయగలిగినప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందుతారు మరియు ఆ వ్యక్తి ఇక లేరు లేదా ఆ వ్యక్తి మీ పరిసరాల్లో లేరు లేదా స్పష్టమైన కారణాల వల్ల మీరు ఆ వ్యక్తిని మళ్లీ సంప్రదించలేరు కాబట్టి అది మళ్ళీ మీకు ప్రతికూల ఆలోచనను ఇస్తుంది మరియు చెడు అలవాట్లను పెంపొందిస్తుంది ఇప్పుడు దానిని ఎదుర్కోవడానికి కొన్నిసార్లు మనము చెడు విషయాల గురించి ఆలోచించమని సూచించబడింది వ్యక్తి చాలా క్రేంకీ జెర్కీగా ప్రవర్తించాడు సంబంధం కొనసాగుతున్నప్పుడు కూడా మీరు ఈ వ్యక్తిని శాశ్వతంగా గడపాలని ఆలోచిస్తున్నారా అని మీరు ఆలోచించారు చాలా బ్రేకింగ్ పాయింట్లు ఉన్నాయి చాలా సార్లు మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని మీరు అనుకున్నారు మరియు అవతలి వ్యక్తి అక్షరాలా మీ నరాలలోకి ప్రేవేశిస్తాడ ఇప్పుడు ఇది సరైన వ్యక్తి కాదని మీరు భావించిన ఆ సమయాల గురించి ఆలోచించండి ఇప్పుడు అది డోపామైన్ కోరికను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది ఆ రమణీయమైన క్షణాన్ని సంతోషకరమైన క్షణంగా కోరుకుంటారు కాబట్టిజరిగిన చెడు విషయాల గురించి ఈ ఆలోచనను సాధారణంగా జ్ఞాపకశక్తి నివారించడానికి ప్రయత్నిస్తుంది మళ్ళీ డోపామైన్ కారకం కారణంగా కానీ మీరు దాని గురించి ఆలోచించగలిగితే అది కూడా అవుతుంది డోపమైన్ను ఉపయోగించడానికి మీకు సహాయపడుతుంది కానీ వేరే పద్ధతిలో ఆపై అది మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకుంటుంది మరియు మీరు దాని నుండి బయటకు వచ్చేలా చేస్తుంది క్రమంగా మరియు ముందుగానే లేదా తరువాత పూర్తిగా మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి ఇప్పుడు నేను మీతో మాట్లాడిన అదే జైగోనిక్ ప్రభావాన్ని చూద్దాం మీరు అసంపూర్ణంగా వదిలిపెట్టిన ఏదైనా కార్యాచరణ గురించి మీరు ఆలోచించినప్పుడు మీ ఆలోచనల్లోకి చొరబడతారు ఇప్పుడు ఉత్పాదకత మరియు వ్యక్తిగత వృద్ధికి మనం ఆ ప్రభావాన్ని ఎలా ఉపయోగించవచ్చు ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న కార్యాచరణ ప్రభావానికి అనుగుణంగా ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఇది ముఖ్యంగా ఒక కార్యాచరణ పై దృష్టి కేంద్రీకరించి అది పూర్తయ్యే వరకు దానికి కట్టుబడి ఉండండి మీరు ఏదైనా అసంపూర్తిగా వదిలేస్తే దీని గురించి మళ్ళీ ఆలోచించండి ఆ సమయంలో అది కనిపిస్తుంది అది మంచిది అని అది తరువాత పూర్తి చేయవచ్చు ఆపై మీరు వెళ్లి వేరేదాన్ని ప్రారంభించండి కానీ అప్పుడు మీ మనస్సు ఇంకా పూర్తి కాని ఆ పనితో ఇప్పటికే భారంగా ఉంటుంది ఆపై అది మిమ్మల్ని మరొక కార్యాచరణపై దృష్టి పెట్టనివ్వదు మరియు మీ మనస్సు వెనక్కి వెళ్లి మిమ్మల్ని అలాగే ఉంచుతుంది దాని గురించి మీరు అసంపూర్ణంగా వదిలివేసారు మరియు ఆపై మీరు మీ ఎక్కువ సమయాన్ని దీని కోసం వెచ్చిస్తున్నారు మీరు వెనక్కి వెళ్లి దాన్ని పూర్తి చేసే వరకు నేను దీనిపై దృష్టి పెట్టనివ్వను కాబట్టి మిమ్మల్ని మీరు అత్యంత ఉత్పాదక వ్యక్తిగా ఎలా మార్చుకోవచ్చు మరియు ఈ ప్రభావాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు వ్యక్తిగత అభివృద్ధి కాబట్టి దాని పరంగా మీరు కలిగి ఉండగల ఒక మార్గదర్శక సూత్రం ఏమిటంటే మీరు ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయండి కాబట్టి మీరు దానిని ప్రారంభిస్తే ఒక పుస్తకాన్ని చదివే ఏదైనా చిన్న విషయం ఉంటే దాన్ని పూర్తి చేయండి మీరు మీ పాటను 10 నిమిషాలు వినాలనుకుంటున్నారని చెప్పవచ్చు దానిని వదిలివేయవద్దు అసంపూర్ణమైనది దాన్ని పూర్తి చేయండి ముఖ్యంగా మీకు కేటాయించిన ఏ రకమైన ఉద్యోగానికైనా సంబంధించి వ్యక్తిగత స్థాయి వృత్తిపరమైన స్థాయిని మధ్యలో వదిలివేయవద్దు మీరు దానిని ప్రారంభించి పూర్తి చేస్తే ఇది మీకు అవసరమైన ముఖ్యమైన వృద్ధి అలవాటు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి నేను దానిని ప్రారంభిస్తే నేను పూర్తి చేస్తానని మీకు పదే పదే చెబుతూ ఉండండి ఏది అడ్డంకులు ఎదురైనా వాటి మధ్య నేను నిలబడతాను అన్ని ఇబ్బందులను అధిగమించండి కానీ నేను దానిని పూర్తి చేస్తాను నేను పట్టుదలతో ఉంటాను నేను అక్కడే ఉంటాను అది పూర్తయ్యేలా చివరి వరకు ప్రయత్నిస్తాను ఎందుకంటే దానిని పూర్తి చేయడం వల్ల మీకు పూర్తి చేసిన అనుభూతిని ఇస్తుంది మరియు పూర్తి చేసిన భావన ఇస్తుంది మీకు అత్యంత సంతృప్తి ఆనందం మరియు మనశ్శాంతి ఈ కోర్సు అంతటా నేను మీ మనస్సుపై ప్రభావం చూపడానికి ప్రయత్నించే ఒక విషయం ఏమిటంటే ఇది చాలా గొప్పది మీకు మనశ్శాంతి ఉండటం చాలా ముఖ్యంఇది అన్ని రకాల కంటే చాలా ముఖ్యం ఏ రకమైన ఆనందాన్ని కోరుకునే ఆనందం కానీ మీరు పొందడానికి ప్రయత్నించినప్పుడు మీకు లభిస్తుంది మీరు మీ అవసరాలను తీర్చగలిగినప్పుడు మీకు లభించే స్వీయ వాస్తవికత మీరు ఉన్నత స్థాయి స్వీయ అవగాహనతో పనిచేసినప్పుడు కానీ అది మీకు వచ్చినప్పుడు కూడా లభిస్తుంది ఒక పనిని పూర్తి చేయగల సామర్థ్యం మరియు అది మీకు ఆ ఆనందకరమైన మనశ్శాంతిని ఇస్తుంది చాలా అవసరం పశ్చాత్తాపం లేకుండా జీవితాన్ని గడపండి కానీ మీకు సంపూర్ణతను ఇచ్చే జీవితాన్ని కూడా గడపండి ఇప్పుడు మీరు ఒక పూర్తయిన పని నుండి మరొక పనికి వెళ్ళినప్పుడు మీ విశ్వాస స్థాయి మారుతుంది పెరుగుతాయి మరియు మీరు ఎటువంటి ఆందోళన లేకుండా ఉంటారు ప్రారంభంలో మీరు అసంపూర్తిగా ఉన్నదాన్ని వదిలేస్తేఆలోచనలు అలాగే మిమ్మల్ని మిమ్మల్ని వెంటాడుతుతాయి మరియు ఆపై అది మీ విశ్వాసాన్ని పెంపొందించుకోనివ్వదు మరియు అది కొనసాగుతుంది మీ తక్కువ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది ఇది మిమ్మల్ని బలహీనపరుస్తుంది మరియు ఇది మిమ్మల్ని మరింత ఆందోళన స్థితిలో ఉంచుతుంది కానీ అప్పుడు మీరు ఒక పూర్తయిన పని నుండి మరొక పనికి వెళ్ళినప్పుడు ఈ భాగాన్ని అర్థం చేసుకోండి కాబట్టిఅది మీ వ్యక్తిత్వాన్ని నిర్మించబోతోంది అది నేను ప్రారంభిస్తున్నానని మీకు అనిపించేలా చేస్తుంది ఏదైనా నేను పూర్తి చేస్తాను మీరు చాలా విశ్వాసాన్ని అధిగమిస్తారు మరియు ప్రజలు మీ వెనుక పరుగెత్తుతారు నేను ఈ పనిని ఇస్తే అది పూర్తవుతుంది కాబట్టి నేను సంప్రదించాల్సిన వ్యక్తి ఇతనే అని వారు అనుకుంటారు ఇప్పుడు మీలోని ఈ జ్ఞానం కూడా వాయిదా వేయడంలో సహాయపడుతుంది వాయిదా వేయడం అనేది ఒకరు అభివృద్ధి చేయగల చెత్త చెడు అలవాట్లలో ఒకటి మరియు ఈ ఆలోచన మాత్రమే మరియు ఈ సాక్షాత్కారం మరియు అంతర్గతీకరణ వాయిదా వేయడాన్ని అధిగమించడంలో మీకు సహాయపడతాయి ఇది కేవలం ప్రారంభ సమస్య అని మీరు వాయిదా వేస్తూ ఉండే ఏ పని అయినా అని మీరు ఎలా గ్రహిస్తారు మీరు అలా చేయకుండా ఉండండి ఇది ప్రారంభ ఇబ్బంది మాత్రమే అని అర్థం చేసుకోండి మీరు దానిని ఏదో ఒకవిధంగా ప్రారంభించి ఆపై మీకు ఆ ఉల్లాసకరమైన విషయం కావాలి కాబట్టి మీరు దానిని పూర్తి చేసిన తర్వాత డోపామైన్ మీకు ఇస్తుంది మరియు ఈ జిగర్నిక్ మీకు తెలుసు కాబట్టి మీరు దానిని పూర్తి చేయకపోతే ప్రభావం మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలివేయదు మీరు దానిని ఏమైనప్పటికీ పూర్తి చేస్తారు కాబట్టి మీరు దానిని ఏదో ఒకవిధంగా ప్రారంభించి ఆపై మీరు పూర్తి చేస్తారు ఇది ఏమైనప్పటికీ మరియు అది అంతే అని ఆలోచించడం వాయిదా వేయడాన్ని అధిగమించాల్సిన అవసరం అంటే దానిని ఏదో ఒకవిధంగా ప్రారంభించడం మీరు నడవడానికి వెళ్లాలనుకోవడం లేదు అది మీ మంచం పైకి లేచి మొదటి అడుగు వేయడం మాత్రమే కాబట్టి మిగిలినవి మీరు కోరుకోని అసైన్మెంట్ రాయడం ప్రారంభించడానికి ఇష్టపడరు దానిని సమర్పించడం అంటే మొదటి కొన్ని పంక్తులను వ్రాయడం నిజానికి మీరు కూడా నేను కేవలం 10 నిమిషాలు మాత్రమే నడుస్తానని చెప్పగలరు మీరు మీ అలారం సెట్ చేసి అప్పుడు ఆ పనిలో కేవలం 10 నిమిషాలు మాత్రమే నడవండి అప్పుడు 10 నిమిషాల తరువాత మీరు ఇప్పటికే ఛార్జ్ చేయబడ్డారని మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జిగార్నిక్ ప్రభావం చురుకుగా ఉంటుంది మరియు తరువాత కలయికతో ఉంటుంది డోపమైన్తో ఇప్పుడు మీరు దానిని అసంపూర్ణంగా వదిలివేయలేరని మీకు తెలుసు మీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది దానితో కాబట్టి ప్రారంభించి ఆపై మీరు దానిని పూర్తి చేసి దానిని ఒక రకమైన బంగారు కీ లైన్గా ఉంచండి మంచి అలవాటును పెంపొందించుకునే విషయంలో గుర్తుంచుకోండిముఖ్యంగా మీరు మీ అలవాటును అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఉత్పాదకత మరియు వ్యక్తిగత వృద్ధి ఇప్పుడు దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ఇతర అంశాలు ఉన్నాయి మెదడుకు మరియు అది మీ ఉత్పాదకత స్థాయిని పెంచడానికి కూడా మీకు సహాయపడుతుంది ఇప్పుడు మెదడు మనం ప్రారంభించిన కార్యాచరణ చక్రాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు మెదడును వ్యసనపరుడైన అలవాట్ల నుండి విముక్తి చేయాలనుకుంటే మీరు ఏ విధమైన నమూనాను రూపొందించాల్సిన అవసరం లేదు ఇందులో అసంపూర్ణమైన లేదా అసంపూర్ణమైన పని ఉంటుంది దాని అర్థం ఏమిటి ఇప్పుడు మెదడు ఒక కార్యాచరణ చక్రం లూప్ పూర్తయిందని లేదా నెరవేరిందని భావించాలి ఒకసారి మేము ప్రారంభించండి కాబట్టి మీరు నిజంగా మెదడును వ్యసనపరుడైన అలవాట్ల నుండి విముక్తి చేయాలనుకుంటే మీరు నమూనాను రూపొందించకూడదు అసంపూర్ణంగా మిగిలిపోయిన ఏవైనా కార్యకలాపాలతో దీని అర్థం మళ్ళీ అసంపూర్తిగా ఉన్న పనులు ఆక్రమించుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో మానసిక వనరులను ఉపయోగిస్తాయి మరియు ప్రీమియం స్థలాన్ని అడ్డుకోవడం కానీ మీరు దానిని పూర్తి చేసే వరకు వెళ్ళడానికి నిరాకరించడం కాబట్టి అసంపూర్తిగా ఉన్న కార్యకలాపాలు కాబట్టి అవి క్యాన్సర్ వ్యాప్తి చెందడం మరియు ఆక్రమించడం లాంటివి మీ మెదడులో ఎక్కువ స్థలం ఉండి ఆపై మీరు వాటిని తొలగించడానికి ప్రయత్నించకపోతే మీరు తప్ప వాటిని మీ మనస్సు నుండి తొలగించడానికి ప్రయత్నించండి కాబట్టిఇతర సృజనాత్మకతను ఉపయోగించడానికి ఆ ముఖ్యమైన స్థలాన్ని ఆక్రమించడానికి వారు మిమ్మల్ని అనుమతించరు ఆసక్తికరమైన మరియు సవాలు చేసే కార్యకలాపాలు ఈ కారణంగానే మీరు మీ టెలివిజన్ సిరీస్ను చూడటం మానేయాలి అసంపూర్ణ కార్యకలాపాల గొలుసు నుండి మనస్సు ఎందుకు మీరు టెలివిజన్ సీరియల్స్ ఎందుకు చూడకూడదు ఎందుకంటే మెదడు కంపల్సివ్ టీవీ సీరియల్ చూడటం వంటి వ్యసన ప్రవర్తనను ఏర్పరుస్తుందిఎందుకంటే మెదడు దాని వరకు కంపల్సివ్ టీవీ సీరియల్ చూడటం తరువాత ఏమి జరుగుతోంది హంతకుడు ఎవరు వంటి వ్యసనపరుడైన ప్రవర్తనను ఏర్పరుస్తుంది ఎందుకు జరిగింది ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి తిరిగి వస్తుందా లేదా ఆ వ్యక్తి చనిపోతాడా లేదా ఇప్పుడు ఈ విషయాలన్నీ మరుసటి రోజు వచ్చే వారంలో చూపించబడతాయి కాబట్టి మెదడుకు తెలిసిన సమాచారాన్ని అందుకోవాలివచ్చే వారంలో లేదా తరువాతి వారంలో సీరియల్ కొనసాగించబడదని పూర్తయింది సంవత్సరాలుగా చూపించినప్పటికీ అది చూస్తూనే ఉంటుందని తెలుసుకోవలసిన అవసరం ఉన్నంత వరకు వయస్సు మరియు అది పూర్తయిందని తెలుసుకోవాలనుకునే వరకు దానిని చూడటానికి మెదడు వ్యసనపరుడైనదిగా మారుతోంది కాబట్టి మీరు మీ మెదడులో మరింత కార్యకలాపాల కోసం చాలా స్థలాన్ని ఖాళీ చేయాలనుకుంటే అది సహాయపడుతుంది మీరు అధిక స్థాయి ఉత్పాదకతను అభివృద్ధి చేయడానికి మరియు వ్యక్తిగత అభివృద్ధి చెందటానికిసీరియల్స్ చూడటం మానేయండి వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు వీడియో గేమ్స్ మిమ్మల్ని క్లోజర్ స్థాయికి తీసుకువెళతాయి మీరు స్థాయికి చేరుకుంటారని మరియు మీరు దానిని పూర్తి చేయబోతున్నారనే భావన మీకు వస్తుంది కానీ వారు తుది స్థాయికి చేరుకోవడానికి మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించరు అప్పుడు చివరి ద్వారాన్ని తెరిచి ఆపై వెళ్లి నిధిని పొందడానికి వారు మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించరు కాబట్టి ఇది ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటుందికానీ తగినంతగా పూర్తి కాదు ఇప్పుడుఆటలు ఆ విధంగా నిర్ధారించబడతాయి ఇది మీరు దానికి కట్టుబడి ఉండేలా చేస్తుంది మరియు శాశ్వతంగా దానికి బానిస అవుతారు శాశ్వత వ్యసనం శాశ్వత బానిసత్వం ఈ జైగోనిక్ ప్రభావం కారణంగా సంభవిస్తుంది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉపయోగించవచ్చు మరియు వీడియో గేమ్లలోఇది మీకు ఆటలు ల్లో జిగురు వేయడానికి ఉపయోగించబడుతుంది తద్వారా మనస్సు ఎల్లప్పుడూ నేను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటుంది నేను పూర్తి చేయాలి మరియు అప్పుడు అది మిమ్మల్ని ఎప్పటికీ పూర్తి చేయనివ్వదు అప్పుడు మనం జైగోనిక్ ప్రభావాన్ని చాలా నిర్మాణాత్మక సానుకూల పద్ధతిలో ఉపయోగించవచ్చా ఇప్పుడుమీరు దానిని నిర్మాణాత్మకంగా ఉపయోగించగలిగితే జైగోనిక్ ప్రభావం మీకు ప్రేరణను ఇస్తుంది మిమ్మల్ని జబ్బుపడిన మంచం నుండి బయటకు పంపించి పనిని మొదట పూర్తి చేయడానికి కాబట్టి గొప్ప కళాకారుడు కూడా ఎల్లప్పుడూ చేశాడు కాబట్టి ఒక ఉత్పత్తి అసంపూర్ణంగా అసంపూర్ణంగా ఉన్నప్పుడు అది మనస్సులో ఉన్న ఆలోచన నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ నేను దానిని పూర్తి చేయాలి నేను దానిని పూర్తి చేయాలి కాబట్టి అది వారిని ఎలాంటి శారీరక నొప్పినైనా అధిగమించి ఆపై చర్య తీసుకోవడానికి కూడా ప్రేరేపిస్తుంది ఆపై ప్రదర్శించండి కేవలం ఈ కార్యాచరణ కారణంగా గరిష్ట ప్రదర్శనలను అనుభవించండి మీరు దానిని పూర్తి చేయకపోతే మీరు మీ మనశ్శాంతిని పొందలేరని మెదడులోకి వైర్ చేయబడింది మీకు ఆ సృజనాత్మక ప్రతిధ్వని లభించదు అది కేవలం వైరుధ్యం మాత్రమే అవుతుంది ఇప్పుడు సరళమైన ఉదాహరణ చెవి పురుగులు కాబట్టి చెవి పురుగులు అలంకారికంగా పాటలను సూచించేవి కాబట్టి మీరు అకస్మాత్తుగా నేను లేచినప్పుడు మీరు లేచినప్పుడు ఆపై ఒకదాన్ని అనుభవించి ఉండవచ్చు పాట మీ మనసులో వస్తూనే ఉంటుంది అది ఎలా వచ్చిందో మీకు తెలియదు బహుశా మీరు ఇప్పుడే చూశారు ఎక్కడో లేదా రేడియోలో ఎక్కడో విన్నారు లేదా ఎవరైనా ఆ పాటలోని ఒక పదాన్ని ప్రస్తావించారు మరియు అప్పుడు అది మీ మనస్సులో ప్రేరేపించింది ఆపై అది రోజంతా మీ మనస్సును ప్రేరేపిస్తూనే ఉంటుంది ఆపై మీరు ఉంచుకున్నట్లుగా ఉంటుంది వినపడుతోంది కాబట్టిఅందుకే ఇది చెవి పురుగు లాంటిది ఇది మీ చెవి లోపల ఉంటుంది మరియు అప్పుడు మీరు కాదు మీరు పూర్తి ఇవ్వకపోతే దాని నుండి ఏదైనా చేయగలుగుతారు సమయం మీరు దానిని పూర్తిగా వింటారు ఆపై మీరు కేవలం నేను వింటున్నానని మీ మనస్సును ఓపికగా గమనించండి నేను దానిని పూర్తిగా పూర్తి చేస్తున్నాను వెళ్ళిపోండి అది మిమ్మల్ని వదిలి పెట్టదు కాబట్టి కొన్నిసార్లు రోజంతా ఇది మీ చెవిలో మళ్లీ మళ్లీ ఆడుతూనే ఉంటుంది ఎవరైనా దాన్ని ప్రారంభించి దారిలో ఎవరో ఈలలు వేశారు కానీ మీరు దానిని మీ చెవిలో ఉంచుకుంటారు ఇప్పుడు ఇది మళ్ళీ ఈ జైగర్నిక్ ప్రభావానికి ఒక సాధారణ ఉదాహరణ ఇక్కడ అసంపూర్ణ విషయాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి మెదడు కూడా మిమ్మల్ని అనుమతించని దానిలో మునిగిపోతుంది ఈ ప్రభావం కారణంగా చేతిలో ఉన్న ఏదైనా పనిపై దృష్టి పెట్టండి కానీ అప్పుడు జైగర్నిక్ ప్రభావం యొక్క అంతర్గతీకరణ మీకు చాలా అవసరమైన అంతర్గతతను ఇస్తుంది ఏదైనా కార్యాచరణను సాధించడానికి లేదా రాణించడానికి ప్రేరణ దీని ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి మీరు అంతర్గతీకరించగలిగితే లోతుగా ఆలోచించండి ఆపై గుర్తించండి మరియు అర్థం చేసుకోండి ఒక కార్యాచరణను ప్రారంభించినేను దానిని పూర్తి చేస్తేఈ జైగార్నిక్ ప్రభావం నాపై పనిచేయనివ్వను ఇది నన్ను తిరిగి పనులకు వెళ్ళేలా చేయదుఇది నేను ఇంతకు ముందు పూర్తి చేయలేదు కాబట్టి కొత్త కార్యకలాపాలు చేయడానికి మరియు సృజనాత్మక పనులపై ఎక్కువ సమయం గడపడానికి నాకు ఎల్లప్పుడూ సమయం ఉంటుంది నేను చేయాలనుకోని పనిలో చిక్కుకోవడం కంటే కాబట్టిమీకు నచ్చినా ఇష్టపడకపోయినామొదట మీరు దాన్ని పూర్తి చేసిఆపై దాని నుండి బయటకు రండి మీరు తప్పించుకుంటారు ఇప్పుడుమీరు అంతర్గతీకరించాలని నేను కోరుకుంటున్నానునేను దానిని ప్రారంభిస్తాను నేను పూర్తి చేస్తాను అసంపూర్ణంగా దేనినీ వదిలిపెట్టను లేకపోతే ఈ జైగర్నిక్ ప్రభావం కాబట్టిఇది నా జ్ఞాపకశక్తిని తిరిగి వెళ్లనివ్వబోతోంది ఆపై అది చాలా వరకు చొరబడబోతోంది అసహ్యకరమైన సమయం లేదా నేను ఒక కొత్త కార్యకలాపానికి ఇస్తున్న ముఖ్యమైన సమయం అది వచ్చి నన్ను వెంటాడుతుంది మీరు ఏమి చేయాలి మీరు మీ మెదడును పూర్తి చేయడానికి తిరిగి వైర్ చేయవచ్చు ఎందుకంటే ఇది మిమ్మల్ని ఉద్రిక్తత పరిష్కారానికి తీసుకువెళుతుంది మరియు మంచి అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి మీ మెదడుకు పూర్తిగా అర్థమయ్యేలా చేయడానికి మీరు పూర్తిగా ప్రయత్నిస్తారు నేను దానిని పూర్తి చేస్తే నేను ఏదైనా టెన్షన్ను పరిష్కరించుకోగలను మరియు ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుందని నేను పూర్తి చేశానునా గురించి నేను మంచి అనుభూతి చెందుతున్నాను మరియు నేను కోరుకునేది ఇదే పూర్తి చేయకూడదు కాబట్టి ఇది నన్ను మళ్ళీ వెంటాడబోతోంది మరియు మరొక పనిని మెరుగైన పద్ధతిలో చేయడానికి ఇది నన్ను అనుమతించదు కాబట్టి నన్ను పూర్తి చేయనివ్వండి కాబట్టి ఈ ఒక్క లక్షణాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ జైగార్నిక్ ప్రభావం అక్కడ ఉంది నేను నా మనస్సులో అలా జరగకుండా ఉండాలనుకుంటున్నాను కాబట్టిప్రతిఘటించడానికినేను ఎల్లప్పుడూ ఒక పనిని ప్రారంభించి దానిని పూర్తి చేస్తాను నేను దేనినీ అసంపూర్ణంగా వదిలివేయను ఇప్పుడు నేను మీకు చెప్పే ఒక చిన్న విషయం ఇమెయిల్ ఇన్బాక్స్ మీ ఇన్బాక్స్లో సుమారు 5000 మెయిల్స్ ఉన్నాయని అనుకోండి మీరు అవసరం లేని అన్ని మెయిల్స్ను తొలగించి మరియు సృష్టించగలిగితే ఫోల్డర్ల ను మరియు మీకు అవసరమైన వాటిని తరువాత ఉంచండి మరియు మీ ఇన్బాక్స్లో 0 ని సృష్టించండి మరియు మీరు దానిని చూడగలిగితే కాబట్టి ఇది వాస్తవానికి మీరు మరింత ఉత్పాదకంగా మారేలా చేస్తుంది మరియు మీరు ఈ జైగార్నిక్ ప్రభావాన్ని తనిఖీ చేయగలరని మీరు గ్రహిస్తారు లేకపోతేమీరు ఇమెయిల్కు వెళ్లిన ప్రతిసారీ అది మీకు చాలా భారాన్ని కలిగిస్తుంది ఇది ఎల్లప్పుడూ మీకు ఏదో ఉందని అనిపిస్తుంది మీరు వదిలిపెట్టినది ముఖ్యమైనది ఏదైనా ఉండవచ్చు ఖననం చేయబడింది మరియు మీరు దాన్ని చూడటం మర్చిపోయారు కానీ దాన్ని తనిఖీ చేయడానికి సమయం లేదు కానీ మీరు దీన్ని చేయగలిగితే మనస్సు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటుంది ఆపై మెదడు కొత్త పనిపై దృష్టి పెట్టగలదు పూర్తిగా పూర్తి శక్తితో ఇప్పుడు విలియం షేక్స్పియర్ యొక్క అత్యంత ప్రసిద్ధ నాటకం హామ్లెట్ లో వచ్చిన ఒక ఆసక్తికరమైన ఆలోచనతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను ఇది వాస్తవానికి ఒక తండ్రి తన కుమారుడికి ఇచ్చిన సలహా పోలోనియస్ తన కుమారుడు లార్టెస్కు ఇచ్చిన సలహా కానీ ముగింపు కోసం నేను దీన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను కనీసం గత రెండు ఉపన్యాసాలలో చెడు అలవాట్లను నివారించండి మంచి అలవాట్లను ఏర్పరచుకోండి అని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు ఆ మంచి అలవాట్లు ఏమిటి ఆ చెడు అలవాట్లు ఏమిటి అని మీరు నన్ను అడగవచ్చు కొన్నింటిని జాబితా చేసాను ఇవి మంచి అలవాట్లు ఇవి చెడు అలవాట్లు అని నేను చెప్పాను ఇప్పుడు నేను లేదా మరెవరైనా మిమ్మల్ని పర్యవేక్షించబోవడం లేదు మీరు వాటిని ఏర్పాటు చేయబోతున్నారామీరు వాటిని మీ రోజువారీ జీవితంలో ఉపయోగించబోతున్నారా మీరు దీన్ని ఉపయోగించి నిజంగా పైన పేర్కొన్న సగటు నుండి శ్రేష్ఠతకు మారబోతున్నారా ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉన్నారని మీరు అనుకోకూడదుఅప్పుడు నేను ఒక మంచి అలవాటును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తానుకానీ ఎవరైనా అక్కడ లేరు ఎవరూ చూడటం లేదు నేను ఏదో తప్పు చేయడానికి ప్రయత్నిస్తానుఆపై చెడు అలవాటును పెంపొందించుకుంటాను కాబట్టి షేక్స్పియర్ చెప్పేది ఇదేఅతను అన్నింటికంటే మించి ఈ విషయాన్ని స్వయంగా నిజమని చెబుతాడు చాలా సూచనలు ఇవ్వబడ్డాయి చాలా ముక్కలు సలహాలు ఇవ్వబడ్డాయి కానీ అన్నింటికంటే మించి మీకు చెప్పబడినవి సమయం వరకు మీరే నిజాయితీగా ఉండండి మీరే నిజాయితీగా ఉండండి మీరు మరొకరికి నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు మీరు మీ తండ్రికి నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు మీరు కాదు మీ తల్లిదండ్రులకు నిజాయితీగా ఉండాలంటే మీరు మీ యజమానికి నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదు మీకు లేదు మీ జీవిత భాగస్వాములకు నిజాయితీగా ఉండాలంటే మీరు అలా చేయాల్సిన అవసరం లేదు మీ పిల్లల పట్ల నిజాయితీగా ఉండండి మీరు మీ పొరుగువారితో నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు కానీ మీకు మీరే నిజాయితీగా ఉండండి మరియు అది పగటి రాత్రి లాగా ఉండాలి అప్పుడు మీరు ఎవరికీ అబద్ధాలు చెప్పకూడదు మీరు ప్రతిరోజూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా పట్టుబట్టితే మీరు మీ పట్ల నిజాయితీగా ఉంటారని మీకు మీరు వాగ్దానం చేసుకోండి అప్పుడు మీరు ఎప్పటికీ ఎవరికీ అబద్ధాలు చెప్పరని ఆయన చెబుతాడు మీరు మీ పట్ల నిజాయితీగా ఉంటే మీరు ఎప్పటికీ ఎటువంటి చెడు అలవాట్లను ఏర్పరచుకోరు అని ఇది సూచిస్తుంది ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకుని ఈ ఉపన్యాసాన్ని ముగించే ఈ దశలో ఈ వారం పూర్తి చేయడానికి మరో ఉపన్యాసం మాత్రమే ఉంది మరియు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు మీకు చాలా మంచి రోజు ఉండాలని నేను కోరుకుంటున్నాను